మూడవ లెక్చర్ కి సుస్వాగతం ఇదివరకటి లెక్చర్ లో మనం కరెంటు ఎలిమెంట్ I dl Z యాక్సిస్ లో ఉంటే వెక్టార్ పొటెన్షియల్ ఎలా కనుక్కోవాలో చూసాం వెక్టార్ పొటెన్షియల్ కూడా Z యాక్సిస్ లో ఉంటుంది దీని యొక్క కరెంటు డెన్సిటీ వెక్టార్ డైరెక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ కనుక్కోవటం అంత సులభం కాదు కానీ కొన్ని సార్లు వైర్ ఆంటిన్నా సాధారణ స్ట్రక్చర్ లో ఇది సులభం అనగా సాధారణ మరియు తెలిసిన స్ట్రక్చర్ లో ఉంటే J ని కనుక్కోవచ్చు లేదా స్ట్రక్చర్ యొక్క మెస్సుర్మెంట్ ఎక్స్పరిమెంట్ ద్వారా కూడా కనుక్కోవచ్చు కానీ మనం అన్ని విషయాలను ఈ పద్ధతి వుపయోగించి కనుక్కోలేకపోతే ఫ్రీస్ ట్రాన్స్మిషన్ ఈక్వేషన్ ని ఉపయోగించి కనుక్కోగలము కానీ ఈ రోజుల్లో ఎన్నో పద్ధతులు వచ్చాయి అధునాతన కంప్యూటర్ ని ఉపయోగించండం ద్వారా ఎన్నో న్యూమరికల్ టెక్నిక్స్ అభివుద్ది చెందాయి వాటిలో ఒకటి మెథడ్ ఆఫ్ మొమెంట్ దీని ద్వారా ఎన్నో క్లిష్టమైన స్ట్రక్చర్ లలో కూడా కరెంటు డెన్సిటీ వెక్టార్ ని కనుక్కోవచ్చు ఇప్పుడు మనం పాయింట్ P దగ్గర మాగ్నెటిక్ మరియు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ యొక్క వెక్టార్ పొటెన్షియల్ ను కనుక్కుందాం పాయింట్ P దగ్గర గమనించవల్సిన ఆంశాలు ఏమిటి అంటే ఎలివేషన్ యాంగిల్ అజిముత్ యాంగిల్ లేదా మరియు కాబట్టి ఇది ఒక స్పెరికల్ కోఆర్డినేట్ కావున వెక్టార్ పొటెన్షియల్ అనేది కార్టీసియన్ కో ఆర్డినేట్ లో కనుక్కోవాలి ఎందుకంటే సోర్స్ వైపు మనం కార్టీసియన్ కో ఆర్డినేట్ ని మాత్రమే ఉపయోగిస్తాము కానీ ఇప్పుడు Az ని స్పెరికల్ కోఆర్డినేట్ లోకి మార్చాలి అప్పుడు మనకు Az దగ్గర ఎలక్ట్రిక్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్స్ ని గుర్తించడం జరుగుతుంది Az అనేది స్పెరికల్ కోఆర్డినేట్ ప్రకారం యూనిట్ వెక్టార్ Ar కాస్ మైనస్ a సైన్ కాబట్టి ఈ విలువని పెడితే ఫేజర్ A విలువ ఏమవుతుందో చూద్దాం దీనిని బట్టి మనం వెక్టార్ పొటెన్షియల్ యొక్క రేడియల్ కాంపోనెంట్ Ar ని చెప్పవచ్చు Az కాస్ మరియు Aθ అనునది మైనస్ Az సైన్ గా అవుతుంది ఇప్పుడు మనకు వెక్టార్ పొటెన్షియల్ తెలిస్తే మొదట మనం మాగ్నెటిక్ ఫీల్డ్ H ని కనుక్కోవచ్చు H ఫేజర్ యొక్క విలువ 1 బై మ్యూనాట్ డెల్ క్రాస్ A కాబట్టి ఇప్పుడు మనము డెల్ యొక్క ఆపరేషన్ని చేద్దాం కాబట్టి డెల్ ఆపరేషన్ చేస్తే అది స్పెరికల్ కోఆర్డినేట్ లో వుంది అని తెలుస్తుంది మరియు మనకు Ar మరియు Aθ కాంపోనెంట్స్ విలువలు తెలుస్తాయి మనకు కాంపోనెంట్ Aϕ విలువ తెలియదు వీటి నుండి మనం సులభం గా Hr Hθ మరియు Hϕ కాంపోనెంట్స్ ను కనుక్కోవచ్చు ఇప్పుడు మనం ఫలితాలు వ్రాస్తే Hr మరియు Hθ కాంపోనెంట్స్ యొక్క విలువ సున్నా కానీ Hϕ యొక్క విలువ 1 బై మ్యూ నాట్ r ఒకవేళ మనము ఈ విలువలు ని అంచనా వేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈ ఈక్వే షన్ ని మర్చివ్రాస్తాము అనగా K0 స్థానం లో r యొక్క పదములుని పెడతాము ఇప్పుడు మనం 1 బై r మరియు 1 బై r2 స్క్వేర్ విలువలను కనుక్కోవాలి దీనిని మనం సర్దుబాటు చేయాలి ఇప్పుడు మనం ఎంతో ముఖ్యమైన మాగ్నెటిక్ ఫీల్డ్ మరియు కాంపోనెంట్ ను వ్రాద్దాం ఇది మనH అనగా మాగ్నెటిక్ ఫీల్డ్ మాగ్నెటిక్ ఫీల్డ్ లో అజిముథాల్ కాంపొనెంట్ మాత్రమే ఉంటుంది ఈ ఫీల్డ్ లో ఎటువంటి రేడియల్ గాని ఎలివేషన్ కాంపోనెంట్స్ గాని వుండవు దీని వలన మనకు రెండు రూట్స్ వస్తాయి ఒకటి వెక్టార్ పొటెన్షియల్ నుండి వస్తుంది దీని విలువ మనము కనుక్కో వచ్చు దీనిని మాక్స్వెల్ ఈక్వేషన్ Maxwell's equationలో పెట్ట వచ్చు ఎందుకు అంటే మనకు H తెలుసు కాబట్టి కర్ల్ ఆఫ్ H ఇది ఆంపీయర్'స్ లా Ampere's law మాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ maxwell's second equation నుండి వస్తుంది పైన వచ్చిన విలువల్ని మనం ఈ ఈక్వేషన్ లో పెట్టినా ఉపయోగం లేదు ఎందుకంటే నిజానికి ఇది ఒక ఆంటిన్నా కాబట్టి ఇక్కడ I dl మరియు ఫీల్డ్ పాయింట్P ఉంటాయి కాబట్టి ఇక్కడ కరెంటు ఉండదు ఎప్పుడైతే కరెంటు ఉండదో ఈ పాయింట్ దగ్గర J విలువ సున్నా కాబట్టి మక్సవెల్స్ ఈక్వేషన్ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫేజర్ ని వ్రాస్తే వచ్చే విలువ 1 బై j ఒమేగా ఎప్సిలాన్ నాట్ డెల్ క్రాస్H కాబట్టి ఇప్పుడు మనం మళ్ళి కాంపోనెంట్స్ విలువలను కనుక్కుందాం ఇక్కడ మనం చూస్తే కాంపోనెంట్ Er మరియు Eθ వుంది మరియు Er యొక్క విలువ 2 అవుతుంది ఇక్కడ Eθ కాంపోనెంట్ వుంది ఇవన్నీ ఫేజర్ క్వాంటిటీస్ ఇక్కడ Eϕ కాంపోనెంట్ ఉండదు మాగ్నెటిక్ ఫీల్డ్ లో ϕ కాంపోనెంట్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ϕ కాంపోనెంట్ ఉండదు మరియు ఇక్కడ మనకు కొత్తగా ఈటా నాట్ వస్తుంది ఈటా నాట్ అనగా ఫ్రీ స్పేస్ యొక్క ఇంట్రిన్సిక్ ఇంపిడెన్సు మరియు దీని విలువ మ్యూ నాట్ బై ఎప్సిలాన్ నాట్ ఇప్పుడు మనం చూస్తున్నాం Er మరియు Eθ ఇదివరకటి ఎక్సప్రెషన్ లో Hϕ ని చూసాము కాబట్టి మనం డిస్టెన్స్ తో వాటి వేరియేషన్ ని చూడవచ్చు మనం1 r కి బదులు K0 K0 ఇంటూ r K0r హోల్ స్క్వేర్ అని వ్రాయవచ్చు అప్పుడు ఇక్కడ కూడా K0r K0 r హోల్ స్క్వేర్ K0 r హోల్ క్యూబ్ పదాలు ఉంటాయి ది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక చెప్పదగిన అవసరం వుంది దాని గురించి తర్వాత చెప్తాను ఇంతకీ K0r అంటే ఏమిటి ఇప్పుడు K0r యొక్క విలువ ని చూద్దాం ఇప్పుడు K0 యొక్క విలువ ని చూద్దాం K0 విలువ ఒమేగా అయితే మనము గుర్తు తెచ్చుకోవలిసిన విషయం ఏమిటంటే ఒమేగా విలువ రూట్ ఓవర్ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అవుతుంది కాబట్టి దీనిని మనము ఒమేగా ఇంటూ మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్ అని కూడా వ్రాయచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఒమేగా C అని వ్రాస్తాను ఇక్కడ C అనగా ఫ్రీ స్పేస్ లో లైట్ యొక్క వెలాసిటీ కాబట్టి K0r అనగా ఏమిటి అంటే ఒమేగా బై C ఇప్పుడు ఒమేగా అనగా యాంగులార్ ఫ్రీక్వెన్సీ కాబట్టి 2f r బై c అని ఫ్రీక్వెన్సీ పదాలు లో వ్రాయచ్చు మళ్ళి లాంబ్డా విలువ a బై c కాబట్టి దీని విలువ 2 r బై 0 ఇక్కడ 0 అనగా ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ యొక్క వేవ్ లెంగ్త్ కాబట్టి మనము దీనిని డిస్టెన్స్ r కి బదులు ఆంటిన్నాయొక్క పాయింట్ నుండి రేడియల్ డిస్టెన్స్ అని మనం భావించవచ్చు మనం ఇప్పడు ఎలక్ట్రిక్ డిస్టెన్స్ బై 0 అని వ్రాయచ్చు ఎందుకంటే 0 అనేది ఒక ఎలక్ట్రిక్ క్వాంటిటీ వాస్తవానికి సోర్స్ అనేది ఫ్రీక్వెన్సీ f0 తో ఆసిలేట్ అవుతుంది మరియు దీని వేవ్ లెంగ్త్ విలువ 0 కాబట్టి r 0 అనేది ఎలక్ట్రిక్ డిస్టెన్స్ కాబట్టి మనము కరెంటు ఎలిమెంట్ నుండి వెలువడుతున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లు ఆంటిన్నా నుండి వచ్చే ఎలక్ట్రిక్ డిస్టెన్స్ యొక్క ఫంక్షన్ లు అని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఫీల్డ్ పాయింట్స్ ని దగ్గరగా గుర్తించవచ్చు ముందుగా మాగ్నెటిక్ ఫీల్డ్ ని చూద్దాం dc కరెంటు ని మాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్సప్రెషన్ లో పెడితే ఏమి అవుతుందో చూద్దాం dc కరెంటు లో K0 యొక్క విలువ ఒమేగా బై c అని మనకు తెలుసు ఇప్పుడు dc కరెంటు లో ఒమేగా విలువ సున్నా కాబట్టి K0 విలువ కూడా సున్నా ఇది dc కరెంటు యొక్క కండిషన్ ఇప్పుడు K0 విలువ సున్నా అయితే Hϕ విలువ ఏమి అవుతుంది మనం ఇప్పుడు మనం Hϕ యొక్క ఎక్సప్రెషన్ ని చూస్తే I dl బై 4 r2 సైన్ అవుతుంది ఇప్పుడు dc కరెంటు పంపడం ద్వారా జరిగేది ఏమి ఉండదు కానీ ఇక్కడ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మాగ్నెటోస్టాటిక్స్ ని పరిగణలోకి తీసుకోని అతి చిన్న లెంగ్త్ l లో కరెంటు పంపినప్పుడు మాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది Dc లో బాయట్ సవార్ట్ లా ప్రకారం కరెంటు ప్రవహిస్తూ నే ఉంటుంది కానీ ఆంటిన్నా రేడియేషన్ అనేది టైం వేరీయింగ్ కరెంటు కారణం గా ఉంటుంది కాబట్టి మనకు dc కరెంటు ఉండదు మనకు వున్నది ac కరెంటు మాత్రమే మనం మాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్సప్రెషన్ చూస్తే అన్ని కూడా కాన్స్టాంట్ టర్మ్స్మాత్రమే ఉన్నాయి దీనిని ఫేజ్ టర్మ్ అని అంటారు కానీ మాగ్నిట్యూడ్ ప్రకారం చూస్తే ఈ టర్మ్ ఎలక్ట్రిక్ డిస్టెన్స్ r మరియు r2 తో మారుతూ ఉంటుంది ఇక్కడ రెండు టర్మ్స్ వున్నాయి ఒకటి ఎలక్ట్రిక్ డిస్టెన్స్ r కు ఇన్వెర్స్ గా మారుతూ ఉంటుంది రెండవది స్క్వేర్ డిస్టెన్స్ r2 కు ఇన్వెర్స్ గా మారుతూ ఉంటుంది కాబట్టి మాగ్నెటిక్ ఫీల్డ్ లో రెండు టర్మ్స్ ఉంటాయి ఒకటి 1 బై r తో మారుతూ ఉంటుంది రెండవది 1 బై r2 తో మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఆంటిన్నా దగ్గర గా చూస్తే r యొక్క విలువ చాలా చిన్నది లేదా rK0 యొక్క విలువ చాలా చిన్నది కాబట్టి దీనిని 1 r టర్మ్ డామినేట్ చేస్తుంది కాబట్టి దీనిని మనం ఇండక్షన్ ఫీల్డ్ అని పిలుస్తాం దీనిని ఎందుకు ఇండక్షన్ ఫీల్డ్ అంటారో మరియు ఇండక్షన్ ఫీల్డ్ గురించి వివరణ తర్వాత చూద్దాం ఇది 1 r టర్మ్ గనుక ఆంటిన్నా కు చెప్పదగిన దూరం లో ఉంటే గనుక r 2 టర్మ్ కూడా డామినేట్ చేస్తుంది ఈ టర్మ్ ని ఆంటిన్నా యొక్క ఫార్ ఫీల్డ్ అంటారు ఫార్ ఫీల్డ్ అనగా ఏమిటి దీనికి ఈ పేరు ఎలా వచ్చిందో తర్వాత చూద్దాం కాబట్టి ఇప్పటికి ఇది ఇండక్షన్ ఫీల్డ్ మరియు ఇది ఫార్ ఫీల్డ్ కాబట్టి ఫార్ ఫీల్డ్ కాంపోనెంట్ ని తరవాత ఉపయోగిద్దాం కాబట్టి ఫార్ ఫీల్డ్ ని jK0 I dl సైన్ తీటా గా వ్రాయచ్చు ఇది మనకు అజిముథాల్ డైరెక్షన్ని చూపిస్తుంది మరియు ఇది వరకే ఇండక్షన్ ఫీల్డ్ ని చూసాం ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఏమిటి ఇప్పుడు మనం చుడాలిసింది ఎక్కడ ఇండక్షన్ ఫీల్డ్ మరియు ఫార్ ఫీల్డ్ సమానం అవుతాయి ఇప్పుడు మనం ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ ని చూద్దాం ఇప్పుడు మనం మొదట ఈ మగ్నిట్యూడ్ లని సమానం చేయాలి అనగా 1 K0r ను 1 బై K0r2 కి సమానం చేయాలి ఇది అంతా కూడా r కు సమాన దూరం లో ఉండాలి కాబట్టి మనం K0rb K02 rb2 చేయాలి మనం ఇక్కడ rb విలువ ని చూస్తే లాంబ్డా నాట్ బై 2 కాబట్టి సుమారుగా rb విలువ లాంబ్డా నాట్ బై 6 అని చెప్పచ్చు కాబట్టి కరెంటు ఎలిమెంట్ నుండి లాంబ్డా నాట్ బై 6 దూరంలో ఇండక్షన్ ఫీల్డ్ మరియు ఫార్ ఫీల్డ్ సమానంగా ఉంటాయి మనం ఈ విధంగా మగనెటిక్ ఫీల్డ్స్ కు ఒక కంక్లూజన్ ఇవ్వచ్చు మాగ్నెటిక్ ఫీల్డ్ లో అజిముథాల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది మాగ్నెటిక్ ఫీల్డ్ లో రెండు టర్మ్స్ ఉంటాయి ఒకటి ఇండక్షన్ ఫీల్డ్ మరొకటి ఫార్ ఫీల్డ్ కరెంటు ఎలిమెంట్ డిస్టెన్స్ సుమారు గా లాంబ్డా నాట్ బై 6 ఉంటే ఫార్ ఫీల్డ్ ఇండక్షన్ ఫీల్డ్ ని డామినేట్ చేయడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ దగ్గరికి వచ్చాము ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో Er మరియు Eθ అను రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో కాంపోనెంట్ ఉండదు ఇప్పుడు మనం Er కాంపోనెంట్ ని చూద్దాం Er కాంపోనెంట్ లో ఎటువంటి 1 బై r పదాలు లేవు Er కాంపోనెంట్ లో1 బై r2 మరియు 1 బై r 3 ఉంటాయి Eθ కాంపోనెంట్ లో 1 1 బై r r2 మరియు r 3 కూడా ఉంటాయి అనగా Er కాంపోనెంట్ అనేది ఇండక్షన్ టర్మ్ మళ్ళీ దీనిని ఇండక్షన్ ఫీల్డ్ అని పిలుస్తాము Eθ కాంపోనెంట్ కూడా ఇండక్షన్ ఫీల్ద్ కాంపోనెంట్ అవుతుంది Er లో ఫార్ ఫిల్డ్ ఉండదు Eθ ఫార్ ఫిల్డ్ ఉంటుంది కానీ రెండు టర్మ్స్ లో ఇంకో టర్మ్ ఉంటుంది అది 1 బై r క్యూబ్ తో మారుతూ ఉంటుంది కాబట్టి ఇంకా దగ్గరగా ఫీల్డ్స్ ని చూద్దాం మనం ఈ విషయం లో ముందుకు వెళ్లేముందు E ఫార్ ఫిల్డ్ విలువ J ఈటా నాట్ K0 I dl సైన్ తీటా బై 4 పై r e టూ ది పవర్ మైనస్ j K0 మరియు ఇది aθ చే డైరెక్ట్ చేయబడుతుంది E ఫార్ ఫిల్డ్ యొక్క టైం ఫేజ్ J ఇప్పుడు మాగ్నెటిక్ ఫార్ ఫిల్డ్ ని చూద్దాం కానీ నేను ఏమి వ్రాయలేదు కాబట్టి దీని యొక్క టైం ఫేజ్ కూడా j కాబట్టి ఇప్పుడు E ఫార్ ఫిల్డ్ మరియు H ఫార్ ఫిల్డ్ ఒకే టైం ఫేజ్ లో ఉంటాయి ఎందుకు అంటే రెండిటి యొక్క టైం ఫేజ్ J కావున అవి ఒకే టైం ఫేజ్ లో ఉంటాయి కానీ Eఫార్ ఫీల్డ్ ని డైరెక్ట్ చేస్తుంది Hఫార్ ఫీల్డ్ ని డైరెక్ట్ చేస్తుంది కాబట్టి ఇవి రెండు ఒకదానికి ఒకటి ఆర్తోగోనల్గా ఉంటాయి Eఫార్ ఫిల్డ్ యొక్క మాగ్నిట్యూడ్ ని Hఫార్ ఫిల్డ్ యొక్క మాగ్నిట్యూడ్ తో భాగిస్తే మనకు ఈటా నాట్ వస్తుంది ఎందుకంటే Eఫార్ ఫిల్డ్ యొక్క మాగ్నిట్యూడ్ Eθ మరియు H ఫార్ ఫిల్డ్ యొక్క మాగ్నిట్యూడ్ Hϕ దీనిని మనం కనుక్కుంటే మనకు ఫ్రీ స్పేస్ యొక్క ఇంట్రిన్సిక్ ఇంపిడెన్సు intrinsic impedance వస్తుంది మనం ఇదివరకే చూసాము1 బై r స్క్వేర్ టర్మ్ ErEϕ మరియు Eθ కాంపోనెంట్ లో ఉంటుంది కాబట్టి ఇండక్షన్ ఫీల్డ్ వీటిలో ఉంటుంది 1 1 బై r క్యూబ్ టర్మ్ Er మరియు Eθ లో ఉంటుంది దీనిని బట్టి తెలిసింది ఏమిటి అంటే దగ్గరగా ఉంటే ఒకదాని మీద ఒకటి డామినేట్ చేస్తాయి ఇంకా దగ్గరగా ఉంటే ఇండక్షన్ ఫీల్డ్స్ ను డామినేట్ చేస్తాయి ఇక్కడ మనం 1 బై r క్యూబ్ పదములని ఎలెక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ మరియు డైపోల్ ఫీల్డ్ అని పిలుస్తాము ఈ విధంగా పేరు ఎందుకు పెట్టామో ఇప్పుడు వివరిస్తాను ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఏదైనా ఒక డైపోల్ పాయింట్ చార్జెస్ q మరియు q లను డిస్టెన్స్ dl తో వేరు చేయబడి ఉంటే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని చాలా సులభంగా కనుక్కోవచ్చు మనం దీని గురించి ఎలెక్ట్రోస్టాటిక్ తరగతి లో చూసాం ఫీల్డ్స్ అనేవి ఇలానే ఉంటాయి ఈ విషయాలు అన్ని మనకు సంబంధించినవేనా ఎలెక్ట్రోస్టాటిక్ డైపోల్ విషయం మాత్రం మనకు సంబంధించినది కాదు కానీ మనకు ఫీల్డ్ ఎక్స్ప్రెషన్ లో Idl I ని మనం dq బై dt గా వ్రాయచ్చు I అనేది dq బై dt కి సమానం ఫేజర్ ఫామ్ లో మనం ఫేజర్ ని j ఒమేగా q ఫేజర్ అని వ్రాస్తాం q ఫేజర్ అంటే ఏమిటి q విలువ e టూ ది పవర్ j ఒమేగా తీటా అనగా టైం వేరియేషన్ ఛార్జ్డ్ కానీ టైం వేరియేషన్ అనగా q e j ఒమేగా అని మనకు తెలుసు ఇప్పుడు అదే వ్రాస్తున్నాను ఇప్పుడు ఒకవేళ q విలువని పెడితే దాని బదులు I ని ఫేజర్ లో పెడితే మనకి ఇక్కడ ఒమేగా విలువ సున్నా అవుతుందిఒకవేళ మనం ఫోర్స్ గా ఒమేగా ను సున్నా చేస్తే మనకు ఈ ఎక్సప్రెషన్ లో ఫీల్డ్ వస్తుంది అనగా ఇది మనం కనుక్కోవాలి ఎలెక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ electrostatic field electric fieldకి వెళ్దాము ఈ ఎలెక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లో మనం I బదులు j ఒమేగా q అని వ్రాస్తే మరియు ఒమేగా విలువ సున్నా పెడితే మనకు రెండు ఫీల్డ్స్ వస్తాయి అవి ఏమిటి అంటే Er కాంపోనెంట్ మరియు Eθకాంపోనెంట్లు ఇవి రెండు సమానంగా ఉంటాయి ఇదే విధంగా డైపోల్స్ లో ను జరుగుతుంది అసలు డైపోల్ అనబడు పదం ఎందుకు వచ్చింది అసలు సమస్య ఏమిటి అంటే మనం తీసుకున్న కరెంటు ఎలిమెంట్ లో ఎక్కడ డైపోల్ వస్తుంది మన దగ్గర వున్న కరెంటు యూనిఫామ్ కరెంటు I అనునది ఇక్కడ టైం వేరియంగ్ కానీ మనకు వున్నది యూనిఫామ్ కరెంటు ఇప్పుడు చూస్తే కరెంటు అనేది ఆసిలెటింగ్గా ఉంటుంది కానీ ఇక్కడ చార్జెస్ ఎలా పని చేస్తాయి ఎక్కడ అయితే కరెంటు పొలారిటీ మారుతూ ఉంటుందో అక్కడ ఛార్జ్ అనేది మారుతూ ఉంటుంది కానీ ఎక్కడ అయితే ఛార్జ్ అనేది ఉంటుందో అక్కడ కచ్చితంగా వ్యతిరేక ఛార్జ్ కూడా ఉంటుంది ఆ పరిస్థితి లో ఇది ప్లస్ ఇది మైనస్తరువాత ఇది ప్లస్ q ఇది మైనస్q అని ఉంటాయి కానీ ఎక్కడ అయితే ఛార్జ్ ఉంటుందో అక్కడ డైపోల్ ఉంటుంది కాబట్టి మనం కరెంటు ఎలిమెంట్ లో కూడా డిస్కంటిన్యుటీ కారణంగా ఇక్కడ కూడా డైపోల్ ఏర్పడుతుంది కానీ దీని ప్రభావం ఎక్కువ ఉండదు ఇది డైపోల్ పదజాలం లో ఇది ఒక ఆరిజిన్ మాత్రమేకావున మనం ఇంకా ముందుకు వెళ్దాం మరియు ఇంకా కొని విషయాలు చూద్దాం ఒకవేళ ఫార్ ఫీల్డ్ టర్మ్స్ Eθ మరియు Hϕ సమీకరణాలు చూస్తే సైన్ తీటా కి అనుగుణంగా మారుతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం Eθ మరియు Hϕ యొక్క రేడియేటెడ్ ఫీల్డ్స్ అని చెప్పచ్చు ఇవి స్పెరికెల్లి సిమెట్రిక్ గా వుండవు మనం సైన్ తీటా ని చూస్తే అది తీటా మారితే మారుతూ ఉంటుంది కావున ఇది స్పెరికెల్లిసిమెట్రిక్ కాదు ఒకవేళ మనం మాగ్నెటిక్ వెక్టార్ పొటెన్షియల్ ని గుర్తు చేసుకుంటే ఇది స్పెరికెల్లిసిమెట్రిక్ గా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన విషయం నిజానికి మనం Eθ మరియు Hϕ విలువల ని ప్రత్యక్షంగా కనుగొనలేము మనం A సహాయం తీసుకుందాం ఎందుకు అంటే స్పెరికెల్లి సిమెట్రిక్ అనేది సహజం గా ఉంటే మనకు పరిష్కారం చాలా సులభం గా దొరుకుతుంది కారణం r అనేది తీటా పై యొక్క ఫంక్షన్ కాదుకానీ E మరియు H అనేవి తీటా యొక్క ఫంక్షన్స్ తీటా అనేది E యొక్క ఫంక్షన్ అనేది H యొక్క ఫంక్షన్ కావున మనం r మీద ఆధారపడకుండా E ని ప్రత్యక్షంగా పరిష్కరిద్దాం అంటే చాలా కష్టం కావున మనం వెక్టార్ పొటెన్షియల్ సహాయం తీసుకుంటాం రేడియేటెడ్ ఫీల్డ్స్ ఎప్పుడు కూడా స్పెరికెల్లి సిమెట్రిక్ లో వుండవు ఇది నిజాం ఎందుకు అంటే ఏ ఆంటిన్నా కూడా అజిముత్ మరియు ఎలివేషన్ డైరెక్షన్స్ కూడా సమానం గా రేడియేట్ చేయలేదు ఒకవేళ సమానం గా రేడియేట్ చేస్తే దానిని ఓమ్ని ఆంటిన్నా అంటారు కాబట్టి అన్ని వేళల్లో ఓమ్ని ఆంటిన్నా సాధ్యం కాదు కాబట్టి రేడియేటెడ్ ఫీల్డ్స్ కి స్పెరికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇప్పుడు మనం పవర్ డిస్ట్రిబ్యూషన్ ని చూద్దాం ఆంటిన్నాకు పవర్ ఎలా వస్తుంది అంటే ఆంటిన్నా రేడియేటింగ్ చేస్తుంది అంటే ఇది కరెంటు డిస్ట్రిబ్యూషన్ నుండి పవర్ ని తీసుకుంటుంది ఇందులో కొంత భాగం కరెంటు ఎలిమెంట్ ది కూడా ఉంటుంది కావున అన్ని ప్రదేశాలలో పవర్ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మనం పాయింటింగ్ వెక్టార్ ని గుర్తించాలి ఎందుకు అంటే మనకు ఫీల్డ్ ఎక్సప్రెషన్ వుంది కాబట్టి మనం పాయింటింగ్ వెక్టార్ ని కనుక్కోవచ్చు దీని నుండి మనం పవర్ ఎంత వుంది మరియు అది రేడియేట్ చేస్తుందో లేదో కనుక్కోవచ్చు దీనిని మనం తరువాత లెక్చర్ లో చూద్దాం ధన్యవాదములు